హలో నా పేరు రాజ్బాలా నేను ప్రొఫెసర్ గిరీష్ కుమార్ వద్ద పిహెచ్డి చేస్తున్నాను మైక్రోవేవ్ ట్యూబ్లపై నేను కొన్ని అధ్యయాలు తీసుకుంటాను ఈ అంశాన్ని కవర్ చేయడానికి ముఖ్యంశాలు ఇవి మొదట నేను కన్వెన్షనల్ ట్యూబ్స్ పరిచయంతో ప్రారంభిస్తాను తరువాత అధిక ఫ్రీక్వెన్సీ వద్ద కన్వెన్షనల్ ట్యూబ్స్ యొక్క పరిమితులు చర్చిస్తాను అప్పుడు నేను మైక్రోవేవ్ ట్యూబ్స్ అయిన క్లిస్ట్రాన్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్స్ మరియు మాగ్నెట్రాన్స్ గురించి చర్చిస్తాను నేను వాటి ప్రయోజనాలు అప్రయోజనాలు వర్కింగ్ ప్రిన్సిపుల్ మరియు అప్లికేషన్స్ ను చర్చిస్తాను కాబట్టి ప్రారంభిద్దాం ట్రైయోడ్లు టెట్రోడ్లు పెంటోడ్లు మొదలగునవి వాక్యూమ్ ట్యూబ్స్ ఇవి కన్వెన్షనల్ ట్యూబ్స్ కి ఉదాహరణలు మరియు వాక్యూమ్ ట్యూబ్స్ ఏమిటి వాక్యూమ్ ట్యూబ్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు దీనిలో ఎలక్ట్రాన్లు వాక్యూమ్ ద్వారా ఒక ఎలక్ట్రోడ్ నుండి మరొక ఎలక్ట్రోడ్కు ప్రవహిస్తాయి సాధారణంగా వాక్యూమ్ ట్యూబ్స్ లో ఒక కాథోడ్ ఒక యానోడ్ మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రిడ్లు ఉంటాయి ఈ గ్రిడ్లను కంట్రోలింగ్ యాక్షన్స్ కి ఉపయోగిస్తారు కాబట్టి వాక్యూమ్ ట్యూబ్స్ వోల్టేజ్ నియంత్రిత పరికరాలు కాబట్టి గ్రిడ్ వోల్టేజీలు అనేవి నియంత్రించే వోల్టేజ్లు వాక్యూమ్ ట్యూబ్స్ ను చాలా ఎక్కువ వోల్టేజ్ల వద్ద ఆపరేట్ చేయవచ్చు మరియు ఇవి అధిక పవర్ ను కూడా ఉత్పత్తి చేస్తాయి కానీ ఈ వాక్యూమ్ ట్యూబ్స్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ ల కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ల వద్ద ఉపయోగపడతాయి ఎందుకంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ ల వద్ద ఈ కన్వెన్షనల్ ట్యూబ్స్ కి కొంత పరిమితులు ఉంటాయి అంటే ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటెన్స్ లీడ్ ఇండక్టెన్స్ ట్రాన్సిట్ టైమ్ ఎఫెక్ట్ గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్ లిమిటేషన్ మరియు కొన్ని పరిమితులను కలిగి ఉంటుంది కాబట్టి ఈ పరిమితులను ఒక్కొక్కటిగా చర్చిస్తాను కాబట్టి ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటెన్స్తో ప్రారంభిద్దాం ఇప్పుడు మొదటి ప్రశ్న ఏమిటంటే కెపాసిటెన్స్ ఎక్కడ ఉంది డైఎలెక్ట్రిక్ తో వేరు చేయబడిన రెండు మెటల్ ప్లేట్స్ మధ్య కెపాసిటెన్స్ ఉంది ఇప్పుడు వాక్యూమ్ ట్యూబ్ ట్రైయోడ్ యొక్క ఉదాహరణ తీసుకోండి కాబట్టి ట్రైయోడ్లో మూడు ఎలక్ట్రోడ్లు ఒకటి గ్రిడ్ తరువాత ప్లేట్ మరియు మరొకటి కాథోడ్ ఈ ఎలక్ట్రోడ్లు డైఎలెక్ట్రిక్ ఎయిర్ ద్వారా వేరు చేయబడతాయి ఇది డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ కలిగి ఉంటుంది కాబట్టి ట్రైయోడ్ యొక్క ఎలక్ట్రోడ్ల మధ్య కెపాసిటెన్స్ ఉండాలి కాబట్టి ఈ కెపాసిటెన్స్లను ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటెన్సులు అంటారు సాధారణంగా డైఎలెక్ట్రిక్ తో వేరు చేయబడిన టూ ప్లేట్స్ కెపాసిటెన్స్ C ϵAd చే ఇవ్వబడుతుంది ఇక్కడ మెటీరియల్ యొక్క డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ A అనేది ప్లేట్స్ యొక్క ఏరియా మరియు d అనేది ప్లేట్స్ మధ్య దూరం మరియు కెపాసిటివ్ రియాక్టన్స్ X12πfcచే ఇవ్వబడుతుంది అంటే Xc ఫ్రీక్వెన్సీకి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ కెపాసిటివ్ రియాక్టన్స్ తగ్గుతుంది మరియు మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద ఈ కెపాసిటివ్ రియాక్టెన్స్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అంచనా వేయబడుతుంది ఇప్పుడు ఈ భావనను ఈ ట్రైయోడ్లకు వర్తింపజేయడం కాబట్టి మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద గ్రిడ్ మరియు యానోడ్ మధ్య కెపాసిటెన్స్ ఒక షార్ట్ సర్క్యూట్ ద్వారా అంచనా వేయబడుతుంది అప్పుడు గ్రిడ్ వద్ద వోల్టేజ్ ఏదైనా ఉంటే అది నేరుగా యానోడ్కు బదిలీ చేయబడుతుంది కాబట్టి యాంప్లిఫికేషన్ యాక్షన్ ఉండదు కాబట్టి ఈ ట్రైయోడ్ డివైస్ యొక్క గెయిన్ తగ్గుతుంది ఇప్పుడు కన్వెన్షనల్ ట్యూబ్స్ యొక్క తదుపరి పరిమితికి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న ఇండక్టెన్స్ ఎక్కడ ఉంది కండక్టింగ్ వైర్ కోసం ఇండక్టెన్స్ ఉంది ఉదాహరణకు ఈ ట్రయోడ్ కోసం మూడు ఎలక్ట్రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇవి ఎలక్ట్రోడ్ల వైర్లు కాబట్టి ఈ ఎలక్ట్రోడ్లకు ఇండక్టెన్స్ ఉండాలి కాబట్టి L గ్రిడ్ L ప్లేట్ మరియు L కాథోడ్ అనే మూడు ఇండక్టెన్సులు ఉన్నాయి ఇప్పుడు సాధారణంగా కండక్టింగ్ వైర్ యొక్క ఇండక్టెన్స్ L 1μA చే ఇవ్వబడుతుంది ఇక్కడ l అనేది కండక్టింగ్ వైర్ యొక్క పొడవుµ అనేది మెటీరియల్ యొక్క పర్మియబిలిటీ మరియు A అనేది కండక్టింగ్ వైర్ యొక్క క్రాస్ సెక్షన్ రీజియన్ మరియు ఇన్డక్టివ్ రియాక్టన్స్ XL 2πfL ద్వారా ఇవ్వబడుతుంది అంటే XL ఫ్రీక్వెన్సీకి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ ఇన్డక్టివ్ రియాక్టన్స్ పెరుగుతుంది మరియు మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద ఇన్డక్టివ్ రియాక్టన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఈ అధిక ఇంపెడెన్స్ కారణంగా ఇన్పుట్ పోర్ట్ వద్ద మరియు అవుట్పుట్ పోర్ట్ వద్ద ఇంపెడెన్స్ మ్యాచింగ్ సమస్య ఉంటుంది కాబట్టి ఈ ఇంపెడెన్స్ మిస్ మ్యాచింగ్ కారణంగా ఇన్పుట్ పోర్ట్ మరియు అవుట్పుట్ పోర్ట్ నుండి రిఫ్లెక్షన్స్ ఉంటాయి మరియు ఈ రిఫ్లెక్షన్స్ కారణంగా మేము ట్రయోడ్ డివైస్ కి ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా ఆ ఇన్పుట్ యొక్క చిన్న భాగం యాంప్లిఫికేషన్ కోసం టెర్మినల్కు చేరుకుంటుంది అందువల్ల ఈ డివైస్ యొక్క గెయిన్ తగ్గుతుంది మేము దీనిని మరొక విధంగా వివరించవచ్చు కాథోడ్ యొక్క ఇండక్టెన్స్ గ్రిడ్ మరియు ప్లేట్ రెండింటికీ కామన్ గా ఉంటుంది కాబట్టి ఇది అవుట్పుట్ నుండి ఇన్పుట్ వరకు ఫీడ్ బ్యాక్ ని అందిస్తుంది మరియు ఈ ఫీడ్ బ్యాక్ కారణంగా ఈ ట్రయోడ్ యొక్క గెయిన్ తగ్గుతుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటేఈ అన్వాంటెడ్ రెసొనెంట్ సర్క్యూట్ల నుండి ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటెన్స్ మరియు లీడ్ ఇండక్టెన్స్ వస్తుంది ఈ రెసొనెంట్ సర్క్యూట్లు పారాసైటిక్ ఆసిలేషన్స్ ను ఉత్పత్తి చేస్తాయి మరియు ఈ పారాసైటిక్ ఆసిలేషన్స్ డివైస్ యొక్క పనితీరును దెబ్బతీస్తాయి ఇప్పుడు ట్రాన్సిట్ టైమ్ ఎఫెక్ట్ అయిన తదుపరి పరిమితికి వెళ్దాం ట్రాన్సిట్ టైమ్ అంటే ఏమిటి ఎలక్ట్రాన్ యొక్క ట్రాన్సిట్ టైమ్ కాథోడ్ నుండి యానోడ్ వరకు ప్రయాణించడానికి ఎలక్ట్రాన్ తీసుకున్న సమయం ట్రైయోడ్ కొరకు యానోడ్ మరియు కాథోడ్ మధ్య దూరం d మరియు ఎలక్ట్రాన్ యొక్క యావరేజ్ వెలాసిటీ v0 అప్పుడు ట్రాన్సిట్ టైమ్ వెలాసిటీ ద్వారా డివైడ్ చేయబడుతుంది దాని అర్ధం τdV0 మరియు ట్రాన్సిట్ యాంగిల్ g ωτ ωdV0 అవుతుంది ఇప్పుడు ఇది ఈ డివైస్ కి ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ అని చెప్పండి ఇక్కడ ఈ T ఇన్పుట్ సిగ్నల్ యొక్క టైమ్ పిరియడ్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ప్రభావాన్ని అనలైజ్ చేసే ముందు ఈ డివైస్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ మారితే ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి పాజిటివ్ వోల్టేజ్ల కోసం ఎలక్ట్రాన్లు కాథోడ్ నుండి యానోడ్కు వెళ్ళడానికి పొటెన్షియల్ ఎనర్జీని పొందుతాయి కాని వోల్టేజ్ పాజిటివ్ నుండి నెగిటివ్ గా మారుతుంది ఎలక్ట్రాన్లు కాథోడ్ వైపు ఆకర్షించబడతాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ మారితే ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం కాబట్టి తక్కువ ఫ్రీక్వెన్సీల కోసం ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ టైమ్ కంటే ఇన్పుట్ సిగ్నల్ యొక్క టైమ్ పిరియడ్ చాలా ఎక్కువ కాబట్టి వోల్టేజ్వర్తించినప్పుడు ఎలక్ట్రాన్ ఇన్పుట్ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్ లో పొటెన్షియల్ ఎనర్జీ ని పొందుతుంది మరియు ఇన్పుట్ పాజిటివ్ నుండి నెగిటివ్ గా మారడానికి ముందు అవి తక్షణమే యానోడ్కు వెళతాయి అధిక ఫ్రీక్వెన్సీల వద్ద ఇన్పుట్ సిగ్నల్ యొక్క టైమ్ పిరియడ్ ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ టైమ్ కంటే చాలా తక్కువ అంటే ఎలక్ట్రాన్ యొక్క ఒక ట్రాన్సిట్ టైమ్ లో ఇన్పుట్ 10 నుండి 100 సార్లు మారుతుంది కాబట్టి ఇన్పుట్ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్ లో ఎలక్ట్రాన్లు పొటెన్షియల్ ఎనర్జీని పొందిన వెంటనే యానోడ్ వైపు కదలడం ప్రారంభిస్తాయి కానీ అవి యానోడ్కు చేరుకోవడానికి ముందు ఇన్పుట్ పాజిటివ్ నుండి నెగిటివ్ గా మారుతుంది మరియు నెగిటివ్ హాఫ్ సైకిల్ లో ఎనర్జీ తిరిగి తీసుకోబడుతుంది మరియు ఎలక్ట్రాన్ కాథోడ్ వైపు ఆకర్షిస్తుంది మరియు ఎలక్ట్రాన్ కదలిక ఎరుపు లైన్ ద్వారా చూపించబడినది ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది మరియు ఎలక్ట్రాన్ యానోడ్ వైపు కదులుతుంది ఆపై మళ్ళీ నెగటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగుతుంది మరియు ఈ ప్రక్రియ కారణంగా ఎలక్ట్రాన్ కాథోడ్ గ్రిడ్ ప్రదేశంలో ముందుకు వెనుకకు ఆసిలేట్ చెందుతుంది లేదా కాథోడ్కు తిరిగి రావచ్చు ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఎలక్ట్రోడ్ల మధ్య దూరాన్ని తగ్గించాలి మరియు అధిక వోల్టేజ్లను ఉపయోగించాలి కాని ఈ కారణంగా ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటెన్స్ పెరుగుతుంది ఇప్పుడు గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్ అనబడే తదుపరి పరిమితికి వెళ్దాం మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద కన్వెన్షనల్ ట్యూబ్స్ రెసొనేట్ అవ్వడం ప్రారంభిస్తాయి మరియు రెసొనెంట్ సర్క్యూట్ గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్ స్థిరంగా ఉంటుంది కాబట్టి అధిక గెయిన్ ను సాధించడానికి మేము బ్యాండ్విడ్త్ కోసం రాజీపడాలి కన్వెన్షనల్ ట్యూబ్స్ యొక్క ఈ పరిమితిని మైక్రోవేవ్ ట్యూబ్స్ ద్వారా రీఎంట్రాంట్ కావిటీస్ లేదా స్లో వేవ్ స్ట్రక్చర్స్ ను ఉపయోగించడం ద్వారా అధిగమించవచ్చు నేను ఈ విషయాలను తరువాత స్లైడ్లలో చర్చిస్తాను ఇప్పుడు తదుపరి పరిమితి స్కిన్ డెప్త్ కాబట్టి ఒక కండక్టర్ యొక్క స్కిన్ డెప్త్ 1πμσf ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ డివైస్ యొక్క పర్మియబిలిటీ కండక్టర్ యొక్క కండక్టివిటీ f అనేది ఫ్రీక్వెన్సీ కాబట్టి స్కిన్ డెప్త్ ఫ్రీక్వెన్సీ యొక్క స్క్వేర్ రూట్ కి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ స్కిన్ డెప్త్ తగ్గుతుంది మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద ఈ స్కిన్ డెప్త్ చాలా తక్కువ కాబట్టి మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద కరెంట్ చాలావరకు సర్ఫేస్ గుండా ప్రవహిస్తుందని లేదా కరెంట్ ఫ్లో తగ్గుతుంది అని మేము చెప్పగలం మరియు కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ R ρlA చే ఇవ్వబడుతుందిఇక్కడ డివైస్ యొక్క రెసిస్టివిటీ l అనేది కండక్టర్ యొక్క పొడవు A అనేది కండక్టర్ యొక్క ఏరియా కాబట్టి ఈ ఎఫెక్టివ్ ఏరియా స్కిన్ డెప్త్ ద్వారా తగ్గించబడింది అందువల్ల ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది మరియు ఈ పెరిగిన రెసిస్టెన్స్ కారణంగా మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద ఎక్కువ కండక్టర్ లాసెస్ ఉంటాయి ఇప్పుడు తదుపరి పరిమితి రేడియేషన్ లాసెస్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద వాక్యూమ్ ట్యూబ్స్ ఎలక్ట్రోడ్ పిన్స్ ప్రసరించడం ప్రారంభిస్తాయి కాబట్టి ఈ రేడియేషన్ కారణంగా రేడియేషన్ లాసెస్ ఉంటాయి చివరి పరిమితి డైఎలెక్ట్రిక్ లాసెస్ ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ డైఎలెక్ట్రిక్ మెటీరియల్ యొక్క లాస్ టాంజెంట్ పెరుగుతుంది కాబట్టి మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద ఎక్కువ డైఎలెక్ట్రిక్ లాసెస్ ఉంటాయి కాబట్టిఇదంతా మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద కన్వెన్షనల్ ట్యూబ్స్ పరిమితుల కి సంబందించినది ఇప్పుడు నేను మైక్రోవేవ్ ట్యూబ్స్ ను ప్రారంభిస్తాను మైక్రోవేవ్ ట్యూబ్స్ రెండు రకాలు ఒకటి లీనియర్ బీమ్ ట్యూబ్ లేదా O టైప్ ట్యూబ్ మరియు రెండవది ఫీల్డ్ ట్యూబ్స్ లేదా M టైప్ ట్యూబ్స్ M టైప్ ట్యూబ్స్ లో DC మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు DC ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఒకదానికొకటి పర్పెన్ డిక్యులర్గా ఉంటాయి కాబట్టి ఈ ప్లేన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ప్లేన్ కి నార్మల్ గా ఉంటుంది నేను తరువాత వివరంగా చర్చిస్తాను లీనియర్ బీమ్ ట్యూబ్స్ లో DC మ్యాగ్నెటిక్ ఫీల్డ్ DC ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పార్లల్ గా ఉంటుంది మరియు ఈ రకమైన ట్యూబ్స్ లో ఎలక్ట్రాన్లు కాథోడ్ నుండి ఇంజెక్ట్ చేయబడతాయి మరియు అవి DC బీమ్ వోల్టేజ్ నుండి పొటెన్షియల్ ఎనర్జీ ని పొందుతాయి మరియు ఈ పొటెన్షియల్ ఎనర్జీ ని పొందిన తరువాత ఎలక్ట్రాన్లు మైక్రోవేవ్ ఇంటరాక్షన్ రీజియన్ కి వెళతాయి మరియు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ గా మారుతుంది మరియు మైక్రోవేవ్ ఇంటరాక్షన్ రీజియన్ లో ఎలక్ట్రాన్లు అక్కడ ఉన్న మైక్రోవేవ్ ఫీల్డ్ ద్వారా యాక్సిలరేట్ లేదా డిసెలేరేట్ అవుతాయి మరియు ఈ యాక్సిలరేషన్ లేదా డిసెలేరేషన్ కారణంగా ఎలక్ట్రాన్లు ట్యూబ్ నుండి క్రిందికి కదులుతున్నప్పుడు బంచెస్ ను ఏర్పరుస్తాయి మరియు ఈ బంచ్ ఎలక్ట్రాన్లు అవుట్పుట్ నిర్మాణానికి కరెంట్ ను ప్రేరేపిస్తాయి మరియు ఆ తరువాత అవి తమ ఎనర్జీ ని అవుట్పుట్ లో ఉన్న మైక్రోవేవ్ ఫీల్డ్కు ఇస్తాయి మరియు ఆ తరువాత వాటిని కలెక్టర్ సేకరిస్తుంది కాబట్టి ఈవిధంగా ఎలక్ట్రాన్లు లీనియర్ బీమ్ ట్యూబ్లో కాథోడ్ నుండి కలెక్టర్కు వెళ్తాయి లేదా ఇది లీనియర్ బీమ్ ట్యూబ్ యొక్క ప్రాథమిక పని ఇప్పుడు నేను లీనియర్ బీమ్ ట్యూబ్స్ వర్గీకరణ గురించి చర్చిస్తాను లీనియర్ బీమ్ ట్యూబ్స్ రెండు రకాలు క్యావిటి రకం మరియు స్లో వేవ్ స్ట్రక్చర్ రకం క్యావిటి రకం నిర్మాణాలు రెసొనేట్ నిర్మాణాలు మరియు స్లో వేవ్ నిర్మాణాలు నాన్ రెసొనేట్ నిర్మాణాలు ఈ నిర్మాణాలలో ప్రతిదానికి కొన్ని ప్రయోజనాలు మరియు కొన్ని అప్రయోజనాలు ఉన్నాయి ఈ రెండు నిర్మాణాలను కవర్ చేసిన తరువాత నేను దానిని చర్చిస్తాను స్లో వేవ్ నిర్మాణంలో స్లో వేవ్స్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ రకమైన నిర్మాణాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వేగాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు ఇప్పుడుప్రశ్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ని ఎందుకు తగ్గించాలి ఎందుకంటే ఎలక్ట్రాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కంటే చాలా నెమ్మదిగా కదులుతుంది కాబట్టి మైక్రోవేవ్ ఫీల్డ్స్ తో సంకర్షణ చెందడానికి ఎలక్ట్రాన్లకు తగిన సమయం లభించదు కాబట్టి ఎలక్ట్రాన్ల సంకర్షణ సమయాన్ని పెంచడానికి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ల వేగాన్ని తగ్గించాలి కాబట్టి ట్యూబ్లోని ఎలక్ట్రాన్ల కదలికను బట్టి స్లో వేవ్ నిర్మాణాలు రెండు రకాలు మొదటిది ఫార్వర్డ్ వేవ్ మరొకటి బాక్వర్డ్ వేవ్ ఫార్వర్డ్ వేవ్ స్లో వేవ్ నిర్మాణాలకు ఉదాహరణలు హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లు మరియు కపుల్డ్ కేవిటీ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లు మరియు బాక్వర్డ్ వేవ్ నిర్మాణాలు బాక్వర్డ్ వేవ్ యాంప్లిఫైయర్లు మరియు బాక్వర్డ్ వేవ్ ఆసిలేటర్లు ఇప్పుడు నేను ఈ మైక్రోవేవ్ ట్యూబ్లను ఒక్కొక్కటిగా చర్చిస్తాను కాబట్టి మనం క్లైస్ట్రాన్తో ప్రారంభిద్దాం కాబట్టి క్లైస్ట్రాన్ ట్యూబ్ అనేది వాక్యూమ్ ట్యూబ్ ఇది ఆసిలేటర్గా లేదా మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద యాంప్లిఫైయర్గా పనిచేస్తుంది క్లైస్ట్రాన్లో రెండు కాన్ఫిగరేషన్లు ఉన్నాయి ఒకటి తక్కువ పవర్ మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ ఇది మల్టీ క్యావిటీ క్లైస్ట్రాన్ మరొకటి తక్కువ పవర్ గల మైక్రోవేవ్ ఆసిలేటర్ ఇది రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ కాబట్టి మొదట మల్టీ క్యావిటీ క్లైస్ట్రాన్తో ప్రారంభిద్దాం కాబట్టి ఇది టూ క్యావిటీ క్లైస్ట్రాన్ యొక్క ప్రాథమిక రేఖాచిత్రం కాబట్టి మల్టీ క్యావిటీ క్లైస్ట్రాన్ యొక్క పనిని విశ్లేషించే ముందు మల్టీ క్యావిటీ క్లైస్ట్రాన్ యొక్క పనిని విశ్లేషించేటప్పుడు చేసిన కొన్ని ఊహలను మనం అర్థం చేసుకోవాలి మొదటి ఊహ ఏమిటంటే ఇన్పుట్ RF సిగ్నల్ పిరియడ్ తో పోలిస్తే క్యావిటీ గ్యాప్లోని ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ టైమ్ చాలా తక్కువ ఈ ఊహ క్యావిటీ గ్యాప్లో ఎలక్ట్రాన్ యొక్క వెనుక మరియు వెనుక కదలికను విస్మరించడానికి లేదా క్యావిటీ గ్యాప్లో ఎలక్ట్రాన్ యొక్క ఆసిలేషన్ ని విస్మరించవచ్చు మరియు తదుపరి ఊహ dc బీమ్ వోల్టేజ్తో పోలిస్తే ఇన్పుట్ RF సిగ్నల్ యాంప్లిట్యూడ్ చాలా చిన్నది దీనికి కారణం కూడా చివరిది తదుపరి ఊహ ఏమిటంటే RF ఫీల్డ్స్ పూర్తిగా క్యావిటి గాప్స్ లో పరిమితం చేయబడ్డాయి మరియు డ్రిఫ్ట్ ప్రదేశంలో సున్నా ఈ ఊహ తయారు చేయబడింది తద్వారా ఎలక్ట్రాన్ల వెలాసిటీ ఈ క్యావిటి గ్యాప్లో మాత్రమే మాడ్యులేట్ చేయబడుతుంది కాబట్టి డ్రిఫ్ట్ ప్రదేశంలో వెలాసిటీ మాడ్యులేషన్ ఉండదు మరియు ఎలక్ట్రాన్ల యొక్క కైనెటిక్ ఎనర్జీ అవుట్పుట్ నిర్మాణానికి మాత్రమే లేదా అవుట్పుట్ క్యావిటికి మాత్రమే బదిలీ చేయబడుతుంది ఇప్పుడు తదుపరి ఊహ ఏమిటంటే ఎలక్ట్రాన్లు కాథోడ్ను జీరో ఇనిషియల్ వెలాసిటీ తో వదిలివేస్తాయి మరియు ఆ తరువాత అవి యూనిఫామ్ వెలాసిటీతో ప్రయాణిస్తాయి చివరి ఊహ ఏమిటంటే స్పేస్ ఛార్జీల ప్రభావాలు చాలా తక్కువ ఇప్పుడు టూ క్యావిటి క్లైస్ట్రాన్ చూద్దాం టూ క్యావిటీ క్లైస్ట్రాన్ విస్తృతంగా ఉపయోగించే మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ ఇది వెలాసిటీ మరియు కరెంట్ మాడ్యులేషన్ సూత్రంపై పనిచేస్తుంది ఇందులో రెండు కావిటీస్ ఉన్నాయి ఒకటి ఇన్పుట్ క్యావిటి దీనిని బంచర్ క్యావిటి అని కూడా పిలుస్తారు మరియు మరొకటి అవుట్పుట్ క్యావిటి దీనిని క్యాచర్ క్యావిటి అని కూడా పిలుస్తారు ఈ క్లైస్ట్రాన్లోని ఎలక్ట్రాన్లు కాథోడ్ నుండి ఇంజెక్ట్ చేయబడతాయి మరియు ఈ ఇంజెక్ట్ చేయబడిన ఎలక్ట్రాన్లన్నీ యూనిఫామ్ వెలాసిటీ తో మొదటి క్యావిటికి చేరుతాయి మరియు మొదటి క్యావిటిలో ఈ ఎలక్ట్రాన్ల వెలాసిటీ మొదటి క్యావిటిలో ఉన్న ఇన్పుట్ RF సిగ్నల్ ద్వారా మాడ్యులేట్ చేయబడుతుంది మరియు దీనిని వెలాసిటీ మాడ్యులేషన్ అంటారు మరియు ఈ కారణంగా వెలాసిటీ మాడ్యులేషన్ ఎలక్ట్రాన్లు ట్యూబ్ నుండి క్రిందికి వెళ్ళేటప్పుడు బంచెస్ ను ఏర్పరుస్తాయి మరియు దానిని బంచ్ నిర్మాణం అంటారు మరియు ఈ బంచ్ ఏర్పడటం వలన క్యాచర్ క్యావిటిలో ఎలక్ట్రాన్ యొక్క సాంద్రత సంయానుగుణంగా మారుతూ ఉంటుంది అంటే ఎలక్ట్రాన్ బీమ్ కరెంట్ మాడ్యులేషన్ అని పిలువబడే కరెంట్ యొక్క ac కంపోనెంట్ ని కలిగి ఉంటుంది కాబట్టి రెండవ క్యావిటి గుండా వెళ్ళిన తరువాత అన్ని ఎలక్ట్రాన్లు తమ కైనెటిక్ ఎనర్జీ ని రెండవ క్యావిటిలో ఉన్న మైక్రోవేవ్ ఫీల్డ్స్ కు అందిస్తాయి మరియు ఆ కారణంగా వాటి వెలాసిటీ తగ్గుతుంది మరియు వాటిని కలెక్టర్ సేకరిస్తుంది ఇప్పుడు దాని పనిని ఇప్పుడు మరింత వివరంగా చూడండి కాబట్టి ఇది కాథోడ్ ఇది కలెక్టర్ ఇది ఇన్పుట్ క్యావిటి లేదా బంచర్ క్యావిటి ఇది క్యాచర్ క్యావిటి లేదా అవుట్పుట్ క్యావిటి కాబట్టి ఇన్పుట్ RF సిగ్నల్ ఇక్కడ వర్తించబడుతుంది మరియు అవుట్పుట్ సిగ్నల్ దీనికి ఇవ్వబడుతుంది కాబట్టి ఈ గ్యాప్స్ ఇన్పుట్ క్యావిటి మరియు అవుట్పుట్ క్యావిటి ఈ గ్యాప్స్ ను మైక్రోవేవ్ ఇంటరాక్షన్ రీజియన్ అంటారు కాబట్టి ఈ రీజియన్ లో ఎలక్ట్రాన్లు క్యావిటిలో ఉన్న మైక్రోవేవ్ ఫీల్డ్తో సంకర్షణ చెందుతాయి ఇది కాథోడ్కు ఇవ్వబడిన dc బీమ్ వోల్టేజ్ కాబట్టిఎలక్ట్రాన్ ఇంజెక్ట్ చేయబడుతుంది ఈ కాథోడ్ నుండి అవి యూనిఫామ్ v02eV0m తో కదులుతాయి ఇక్కడ e ఎలక్ట్రాన్ ఛార్జ్ V0 dc బీమ్ వోల్టేజ్ మరియు m అనేది ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎలక్ట్రాన్ల యొక్క పొటెన్షియల్ ఎనర్జీ మరియు కైనెటిక్ ఎనర్జీని సమానం చేయడం ద్వారా ఈ వెలాసిటీ ని పొందవచ్చు ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఏమిటి ఎలక్ట్రాన్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ eV0 మరియు ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమిటి ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ 12mV02 ఇక్కడ V0 dc బీమ్ వోల్టేజ్ మరియు v0 ఎలక్ట్రాన్ల వెలాసిటీ ఇప్పుడు ఈ బంచర్ క్యావిటి కి చేరుకోవడానికి యావరేజ్ టైమ్ t0 అని చెప్పండి మరియు క్యావిటి నుండి బయలుదేరే యావరేజ్ టైమ్ tg అప్పుడు ట్రాన్సిట్ టైమ్ ఎంత ట్రాన్సిట్ టైమ్ τ tg t0అవుతుంది మరియు ఈ క్యావిటి యొక్క గ్యాప్ d అని చెప్పండి అప్పుడు ట్రాన్సిట్ టైమ్ tg t0 అవుతుంది అది డిస్టెన్స్ డివైడెడ్ బై వెలాసిటీ కు సమానం dv0 మరియు ట్రాన్సిట్ యాంగిల్ ఏమిటి ట్రాన్సిట్ యాంగిల్ g ωτ vdv0 అవుతుంది ఇప్పుడు ఈ క్యావిటి గ్యాప్లో ఈ ఎలక్ట్రాన్లకు ఏమి జరుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మేము బంచ్ ప్రక్రియను చూడాలి కాబట్టి ఈ వర్టికల్ యాక్సిస్ ట్యూబ్ వెంట ఉన్న దూరాన్ని సూచిస్తుందని చెప్పండి మరియు ఈ హారిజంటల్ యాక్సిస్ సమయాన్ని సూచిస్తుంది మరియు ఈ వేవ్ ఇన్పుట్ సిగ్నల్ ఇప్పుడు మనకు రిఫరెన్స్ ఎలక్ట్రాన్ e0 ఉందని చెప్పండి ఇది ఈ సమయంలో క్యావిటికి చేరుకుంటుంది ఈ సమయంలో ఇన్పుట్ RF సిగ్నల్ 0 కాబట్టి ఈ కారణంగా ఈ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ లో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టిఈ ఎలక్ట్రాన్ td tb టైమ్ తరువాత Δ L పాయింట్ లేదా Δ L డిస్టెన్స్ కు చేరుతుంది ఇన్పుట్ సిగ్నల్ నెగటివ్ మాగ్జిమా అయినప్పుడు ఎర్లీ ఎలక్ట్రాన్ అనబడే మరొక ఎలక్ట్రాన్ ఈ సమయంలో క్యావిటీ కి చేరుకుంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ కనిష్టానికి తగ్గించబడుతుంది మరియు ఇది రిఫరెన్స్ వెలాసిటీ కంటే తక్కువ వెలాసిటీతో కదులుతుంది లేదా రిఫరెన్స్ ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టిtd tb టైమ్ తరువాత ఇదిΔ L పాయింట్ చేరుకుంటుందని చెప్పండి మరియు దీని విలువ రిఫరెన్స్ ఎలక్ట్రాన్ ప్లస్ ఈ టైమ్కి సమానం కాబట్టి ఈ టైమ్ 2ω లేదా T4 ఇక్కడ T అనేది ఇన్పుట్ సిగ్నల్ యొక్క టైమ్ పిరియడ్ కాబట్టి ఎర్లీ ఎలక్ట్రాన్ ఈ పాయింట్ కు చేరుకోవడానికి తీసుకున్న టైమ్ రిఫరెన్స్ ఎలక్ట్రాన్ చేత తీసుకోబడిన టైమ్ మరియు ఇన్పుట్ RF సిగ్నల్ యొక్క టైమ్ పీరియడ్ లో నాలుగవ వంతు ఇన్పుట్ RF సిగ్నల్ పాజిటివ్ మాగ్జిమా అయినప్పుడు బంచర్ క్యావిటీ కి లేట్ ఎలక్ట్రాన్ అనబడే మరో ఎలక్ట్రాన్ చేరుకుంటుంది కాబట్టి దాని వెలాసిటీ గరిష్టంగా పెంచబడినది రిఫరెన్స్ ఎలక్ట్రాన్తో పోలిస్తే దీనికి తక్కువ టైమ్ పడుతుంది కాబట్టి ఈ పాయింట్ కు చేరుకోవడానికి td tb టైమ్ పడుతుందని చెప్పండి కాబట్టి ఈ టైమ్ రిఫరెన్స్ ఎలక్ట్రాన్ మైనస్ ఈ టైమ్ అవుతుంది కాబట్టి ఈ సమయం T4 కాబట్టి లేట్ ఎలక్ట్రాన్ ఈ పాయింట్ కు చేరుకోవడానికి తీసుకున్న టైమ్ విలువ రిఫరెన్స్ ఎలక్ట్రాన్ తీసుకున్న టైమ్ మైనస్ ఇన్పుట్ RF సిగ్నల్ యొక్క టైమ్ పీరియడ్ లో నాలుగవ వంతు అవుతుంది కాబట్టి ఈ డిస్టెన్స్ ∆ L తర్వాత ఈ ఎలక్ట్రాన్లు బంచ్ చేయబడతాయి మరియు ఈ ఎలక్ట్రాన్ల వెలాసిటీ ని ఈ ఫార్ములా ద్వారా మాత్రమే లెక్కించవచ్చు v2eVm ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ల యొక్క వోల్టేజ్V భిన్నంగా ఉంటుంది ఇవి dc బీమ్ వోల్టేజ్ V0 ప్లస్ వోల్టేజ్ ఈ గ్యాప్లో వేర్వేరు ఎలక్ట్రాన్లకు మారుతూ ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించి వెలాసిటీ ను కనుగొనవచ్చు అది ఈ విధంగా ఉంటుంది vtv01V1Sag22V0tg g2 కాబట్టి ఈ ఎలక్ట్రాన్లు బంచర్ క్యావిటీ గుండా వెళ్ళిన తరువాత ఇది మాడ్యులేట్ వెలాసిటీ అవుతుంది కాబట్టి బంచర్ క్యావిటి గుండా వెళ్ళిన తరువాత అవి ట్యూబ్ లోకి క్రిందికి వెళుతున్నప్పుడు అవి బంచెస్ గా ఏర్పడతాయి మరియు క్యాచర్ క్యావిటి లో ఎలక్ట్రాన్ బీమ్ రిటార్డింగ్ ఫేజ్ను ఎదుర్కొనే విధంగా గ్యాప్ వోల్టేజ్ యొక్క ఫేజ్ నిర్వహించబడుతుంది తద్వారా ఈ ఎలక్ట్రాన్లు ఈ క్యాచర్ క్యావిటి కి తమ కైనెటిక్ ఎనర్జీ ని ఇస్తాయి మరియు వాటి కైనెటిక్ ఎనర్జీని అందించిన తరువాత ఈ ఎలక్ట్రాన్ల వెలాసిటీ తగ్గుతుంది మరియు అవి కలెక్టర్ చేత సేకరించబడతాయి కాబట్టి ఇది టూ క్యావిటి క్లైస్ట్రాన్ యొక్క ప్రాథమిక పని ఇప్పుడు ఆచరణాత్మకంగా అందుబాటులో ఉన్న టూ క్యావిటి క్లైస్ట్రాన్ల యొక్క ప్రత్యేకతలను చూద్దాం కొన్ని వందల కిలోవాల్ట్ల వరకు బీమ్ వోల్టేజ్లను ఇవ్వవచ్చు ఆచరణాత్మకంగా లభించే టూ క్యావిటి క్లైస్ట్రాన్ యొక్క సామర్థ్యం 40 వరకు ఉంటుంది మరియు పవర్ అవుట్పుట్ యావరేజ్ నిరంతర వేవ్ పవర్ అవుట్పుట్ 500 KW వరకు మరియు పల్సెడ్ పవర్ పదుల మెగావాట్ల వరకు ఉంటుంది ఈ క్లైస్ట్రాన్ల యొక్క సాధారణ గెయిన్ సుమారు 30 dB మరియు గెయిన్ మరింత పెంచడానికి ఇన్పుట్ క్యావిటి మరియు అవుట్పుట్ క్యావిటి మధ్య రీయంట్రన్ట్ క్యావిటీలను ఉపయోగించవచ్చు ఉదాహరణకు మూడు క్యావిటి క్లైస్ట్రాన్లో మూడు కావిటీస్ ఉన్నాయి ఒకటి ఇన్పుట్ క్యావిటి మరొకటి అవుట్పుట్ క్యావిటి మరియు ఈ రెండింటి మధ్య రీయంట్రన్ట్ క్యావిటి ఉంది ఈ రీయంట్రన్ట్ క్యావిటి ఈ మూడు క్యావిటి క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ పవర్ బ్యాండ్విడ్త్ మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది ఇప్పుడు క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్స్ యొక్క అప్లికేషన్స్ పవర్ అవుట్పుట్ ట్యూబ్స్ గా UHF TV ట్రాన్స్మిటర్స్ లో మరియు ట్రోపోస్ఫిర్ స్కాటర్ ట్రాన్స్మిటర్స్ లో శాటిలైట్ కమ్యూనికేషన్ గ్రౌండ్ స్టేషన్స్ లో రాడార్ ట్రాన్స్మిటర్స్ లేదా వైడ్ బ్యాండ్ హై పవర్ కమ్యూనికేషన్స్ లో ఉపయోగిస్తారు మరియు గ్లోబల్ రిసోర్స్ కార్పొరేషన్లో హైడ్రోకార్బన్లను సహజ వాయువులుగా మార్చడానికి క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్లను ఉపయోగిస్తారు మరియు ఈ క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్లను ప్రపంచంలోని అనేక ప్రయోగశాలలలో కూడా పరీక్ష కోసం అధిక పవర్ ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు మరియు ఈ యాంప్లిఫైయర్లలో రేడియేషన్ ఆంకాలజీ వంటి కొన్ని వైద్య అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ల అప్లికేషన్స్ కి సంబందించినది ఇప్పుడు ఈ రోజు మనం చర్చించిన వాటిని సంగ్రహంగా చెప్పాలంటే మొదట కన్వెన్షనల్ ట్యూబ్స్ ను చర్చించాము తరువాత వాటి అధిక ఫ్రీక్వెన్సీ పరిమితులు ఆ తరువాత మేము మైక్రోవేవ్ ట్యూబ్ ల వర్గీకరణలను చర్చించాము లీనియర్ బీమ్ ట్యూబ్స్ మేము వివరంగా చర్చించాము ఆపై మల్టిపుల్ క్యావిటి క్లైస్ట్రాన్ మరియు టూ క్యావిటి క్లైస్ట్రాన్ యొక్క ఆచరణ సూత్రాన్ని విశ్లేషించేటప్పుడు మల్టిపుల్ క్యావిటి క్లైస్ట్రాన్ మరియు వాటి అంచనాలు అప్పుడు మేము ఆచరణాత్మకంగా అందుబాటులో ఉన్న టూ క్యావిటి క్లైస్ట్రాన్ యొక్క లక్షణాలు మరియు ఈ క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ల యొక్క అప్లికేషన్స్ ను చర్చించాము తదుపరి అధ్యాయంలో రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ మరియు ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల గురించి వివరంగా చర్చిస్తాను ధన్యవాదాలు